హలో హీప్ పైన సెషన్ కు స్వాగతం మునుపటి లెక్చర్స్ లో స్ట్యాక్ లో నిల్వ చేయబడిన రిటర్న్ అడ్రస్ ను సవరించడం ద్వారా మనము స్ట్యాక్ ను ఎలా ఓవర్ ఫ్లో చేయవచ్చో మరియు హానికరమైన పనులను చేయగలమో అనే దాని గురించి చూశాము హీప్ లొకేషన్స్ ను ఓవర్ ఫ్లో చేయడం ద్వారా కూడా ఇలాంటిదే చేయవచ్చు కాబట్టి హీప్ వినియోగానికి సంబంధించిన పరిచయంలో మొదటగా ప్రోగ్రామ్లో ఒక హీప్ ఎలా నిర్వహించబడుతుందో తెలుసుకున్న తర్వాత దాని వినియోగం గురించి తెలుసుకుందాము మనము ఈ ప్రత్యేకమైన కోడ్ ను షేర్ చేసుకుంటున్నాము కాబట్టి మీరు ఈ కోడ్ను మీ వర్చువల్ మెషీన్ బాక్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ కోడ్ను కంపైల్ చేసిన తర్వాత రన్ చేయవచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట కోడ్ను రన్ చేయడానికి మీరు ఇక్కడ క్లీన్ చేయవచ్చును ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే ఈ వీడియోలో వాస్తవానికి T0 c T1 c మరియు T2 c అనే 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు T0 c ని చూస్తున్నాము కాబట్టి T0 c ని ఓపెన్ చేసి చూద్దాం ఇది చాలా చిన్న C ప్రోగ్రామ్ ఇక్కడ మనకు రెండు మాలోక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒకటి 64 బైట్స్ సైజు కలిగిన data t అనే స్ట్రక్చర్ d అనే పాయింటర్ కు మరొకటి fp t అనే స్ట్రక్చర్ f అనే పాయింటర్ కు కేటాయిస్తుంది స్ట్రక్చర్ fp t లో fp అనే ఒకే ఒక ఫంక్షన్ పాయింటర్ ఉన్నది కాబట్టి మనం f లోని ఫంక్షన్ పాయింటర్ను nowinner కు ఇనీషియలైజ్ చేస్తాము ఇప్పుడు nowinner ఇక్కడుంది అని తెలుస్తుంది మరియు అది "level has not been passed" అనే మెసేజ్ ని ప్రింట్ చేస్తుంది ఇక్కడ మరొక printf ఉంది తరువాత ఒక strcpy ఉంది ఇప్పుడు strcpy d name ను ఉపయోగిస్తుంది మరియు ఆర్గ్యుమెంట్ 1 ను కాపీ చేస్తుంది అది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా d name లోకి వస్తుంది ఆ తరువాత ffp ని ఇన్ఓక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మొదట strcpy ఇన్ఓక్ చేయబడుతుంది దాని తరువాత nowinner తో fp ఫంక్షన్ ఇన్ఓక్ చేయబడుతుంది మరియు మీరు ఈ ప్రత్యేకమైన printf ఎగ్జిక్యూట్ అయి "level has not been passed" అనే మెసేజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం కొన్ని షార్ట్ లెన్త్ ఆర్గ్యుమెంట్ ని ఇన్పుట్స్ గా ఇచ్చి T0 ని రన్ చేసినప్పుడు level has not been passed అని మెసేజ్ ప్రింట్ చేయబడింది కాబట్టి ఇప్పుడు మీరు ఈ కోర్సు ని సరిగా ఫాలో అవుతున్నట్లు అయితే హీప్ ఎక్స్ ప్లాయిట్ ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది ఎక్స్ ప్లాయిట్ అనేది stycpy లోని vulnerability వలన వస్తుంది అని తెలుసుకునేవారు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే stycpy ఆర్గ్యుమెంట్ 1 నుండి వచ్చే మెసేజ్ ని d name లోకి కాపీ చేస్తుంది d name 64 బైట్స్ స్థిర పొడవు కలిగి ఉంటుంది మరియు ఆర్గ్యుమెంట్ 1 అనేది యూజర్ ఇచ్చే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ 1 యొక్క పొడవు 64 బైట్స్ కంటే ఎక్కువగా వుంటే d name ఓవర్ ఫ్లో కి కారణం అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మొదట సరైన ఇన్పుట్తో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము కాబట్టి మనము T0 ఇన్పుట్ గా తీసుకొని gdb ని ఎప్పటిలాగే రన్ చేద్దాము ఎప్పటిలాగే లైన్ నంబర్ 34 లో బ్రేక్పాయింట్ పెట్టండి మరియు మనము ఈ ప్రోగ్రామ్ను అదే షార్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇక్కడ 5 నుండి 6 A లు ఉన్నాయి మునుపటి వీడియోలలో ఇంతకుముందు చూసినట్లుగా మనం ఆపివేసినది ఏమిటంటే మనము 34 వ లైన్ వద్ద ఆగిపోయాము మరియు ముఖ్యంగా ప్రస్తుతానికి మాలోక్ ఇంకా పిలువబడలేదు మనము థియరీ క్లాసులలో చూసినట్లుగా మాలోక్ ఇంకా ఇన్ఓక్ చేయబడనందున హీప్ యొక్క ప్రారంభ సైజు 0 వాస్తవానికి ఎగ్జిక్యూట్ అవుతున్న ఈ ప్రత్యేక ప్రోగ్రామ్లో ఈ ప్రత్యేక సమయంలో హీప్ లేదు కాబట్టి ఈ info proc map కమాండ్ ద్వారా మనం దీనిని చూడవచ్చు మరియు థియరీ లో చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నది ఏమిటంటే ఈ ప్రాసెస్ కు మనకు వర్చువల్ అడ్రస్ స్పేస్ ఉంది ఈ ప్రాసెస్ లో వివిధ సెగ్మెంట్స్ ఫ్రంట్ అడ్రస్ మరియు ఎండ్ అడ్రస్ ద్వారా నిర్వచించబడ్డాయి కాబట్టి మనకు T0 ప్రోగ్రామ్ కోసం వివిధ సెగ్మెంట్స్ ఉన్నాయి మనకు libc stack vdso మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు గలిగేది ఏమిటంటే ఈ ప్రత్యేక సమయంలో మనము మాలోక్ ను ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి ఇంకా హీప్ లేదు కాబట్టి మనం తర్వాతి స్టెప్ లో మరొక లైన్ లో మాలోక్ ఎగ్జిక్యూట్ చేయబడిందో చూద్దాం మనం ఇప్పుడు ఈ info proc map ను మళ్లీ రన్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్కు ఒక హీప్ కేటాయించబడిందని చూస్తాము కాబట్టి అంతర్గతంగా ఏమి జరిగిందంటే ఈ ప్రత్యేక ప్రోగ్రామ్లో ఇన్ఓక్ చేయబడిన మొట్టమొదటి మాలోక్అయినందున ఈ ప్రత్యేక ప్రోగ్రామ్తో libc ద్వారా లింక్ చేయబడిన ptmalloc కోడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రారంభించింది మరియు ఇది మెమరీ లోని బైట్ల 132 కిలోబైట్లు వున్న పెద్ద భాగం కోసం అభ్యర్థించింది కాబట్టి 132 కిలోబైట్లు వున్న ఈ మెమరీ 804b000 నుండి 806c000 స్థానాలకు జతచేయబడింది కాబట్టి ఇక్కడ హెక్సాడెసిమల్ నొటేషన్ లో వున్న ఈ పరిమాణం 21000 వాస్తవానికి 132 కిలోబైట్లని మీరు ధృవీకరించవచ్చు కాబట్టి ఇప్పుడు d యొక్క అడ్రస్ xd మరియు d విలువ 804b008 కాబట్టి ptmalloc అంతర్గతంగా ఏమి చేసింది అంటే మీరు హీప్ లో ఒక data T ని కేటాయించమని ఒక ఫంక్షన్ ను రిక్వెస్ట్ చేసినందున ptmalloc కోడ్ 132 కిలోబైట్ల మెమరీని పొందిన తర్వాత ఈ మెమరీని రెండు భాగాలుగా విభజిస్తుంది ఇది ఒక భాగం 64 బైట్ల కన్నా కొంచెం పెద్దది ఎందుకంటే data T 64 బైట్లు మరియు మిగిలిన భాగం మెమరీ యొక్క ఫ్రీ భాగం ఇది ఇంకా ఉపయోగించబడలేదు ఇక్కడ మనం చూసేది d యొక్క అడ్రస్ 804b008 ఆఫ్సెట్ ఇప్పుడు మీరు దీన్ని హీప్ యొక్క ప్రారంభ స్థానంతో పోల్చి నట్లయితే ఇది హీప్ యొక్క ప్రారంభ స్థానం నుండి 8 బైట్స్ అని మీరు చూస్తారు 804b000 నుండి 804b007 వరకు ఉన్న బైట్స్ ఈ ప్రత్యేకమైన మెమరీ యొక్క మెటాడేటా ను కలిగి ఉంటాయి ఇప్పుడు మనం ఈ మెటాడేటాను ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం హీప్ స్థానాన్ని డంప్ చేస్తున్నాము మరియు దాని అడ్రస్ ను 0x804b000 గా పేర్కొనవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో మనకు మెటాడేటా ఇక్కడ నిల్వ చేయబడుతుంది ప్రస్తుతం దాని విలువ 49 కాబట్టి 49 హెక్సాడెసిమల్లో 01001001 గా ఉంది దీని యొక్క LSB 1 ఉపయోగంలో ఉందని సూచిస్తుంది మరియు 100 ఈ భాగం కోసం కేటాయించిన సైజుని సూచిస్తుంది కాబట్టి ఇది 64 బైట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనిని మీరు తరువాత ధృవీకరించవచ్చు కాబట్టి మనం ఒక స్టెప్ ముందుకు వేస్తే f కేటాయించబడుతుందని కూడా చూస్తాము కాబట్టి మనం f యొక్క అడ్రస్ ను పరిశీలిస్తాము లేదా f కొరకు వస్తువును పొందుతాము మరియు f 804b050 లొకేషన్లో ఉందని చూస్తాము కాబట్టి f యొక్క ఆఫ్సెట్ ను హీప్ యొక్క బేస్ నుండి గమనించండి మరియు అంతర్గతంగా ఏమి జరుగుతుందో మనం లెక్కిస్తాము కాబట్టి బేస్ నుండి మొదలుపెట్టి మనం ఈ విషయాన్ని ప్రోగ్రామింగ్ మోడ్లోకి తీసుకెళ్లి హెక్సాడెసిమల్ నొటేషన్ వైపుకు వెళదాము ఇప్పుడు బేస్ నుండి ప్రారంభిద్దాం మరియు హీప్ యొక్క బేస్ 804b000 మరియు ప్రారంభ 8 బైట్స్ d కోసం ఉన్న మెమరీ యొక్క మెటాడేటాను కలిగి ఉంటాయి దీనికి కేటాయించబడిన మెమరీ 8 బైట్స్ కాబట్టి 804B008 మీకు d కోసం మెమరీ అడ్రస్ ను ఇస్తుంది ఇప్పుడు struct data T యొక్క సైజు 64 బైట్స్ కాబట్టి Ptmalloc దీనికి 64 బైట్స్ జతచేసేది హెక్సాడెసిమల్ నొటేషన్ లో 64 ను 40 గా సూచిస్తాము కావున ఇది 804B048 కాబట్టి ఈ లొకేషన్ d యొక్క ముగింపును సూచిస్తుంది ఇప్పుడు తదుపరి కేటాయింపు f ఇప్పుడు f కి కూడా మెటాడేటా ఉంది దీనికి 2 వర్డ్స్ మెటాడేటా ఉంది అందువల్ల దీనికి 8 బైట్స్ మెటాడేటా కూడా ఉంటుంది కాబట్టి మనం దీనికి 8 ని కలిపితే మనకు 804B050 వస్తుంది మరియు ఇది ఖచ్చితంగా f యొక్క అడ్రస్ కాబట్టి ఈ విధంగా మనం చూసేది ఏమిటంటే ఈ నిర్దిష్ట సమయంలో మెమరీ ఎలా నిర్వహించబడుతుందో మనం చూశాము దీనికి d మరియు f అనే వరుస భాగాలు ఉన్నాయి ఇవి పక్కపక్కనే ఉన్నాయి మరియు వాటిని వేరుచేసే ఏకైక విషయం f యొక్క మెటాడేటా సమాచారం మాత్రమే ఇప్పుడు మనం ఈ strcpy ని ఉపయోగించి d ఎలా ఓవర్ ఫ్లో అవుతుందో మరియు ఎక్కువ లెంగ్త్ ఉన్న ఒక ఆర్గ్యుమెంట్ ను పంపించి f యొక్క కంటెంట్స్ ను ఎలా సవరించగలమో చూద్దాం కాబట్టి మొదట మనం ఒకే స్టెప్ ముందుకు వెళదాము ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చినందున మనం strcpy ద్వారా వెళ్ళవచ్చు మరియు ఇప్పుడు మనం మళ్ళీ హీప్ ను చూడవచ్చు మరియు మనం చూసేది ఏమిటంటే మన ఇన్పుట్ అంతా A యొక్క జంట మరియు A కి హెక్సాడెసిమల్లో ASCII విలువ 41 ఉంది కాబట్టి ఆ విలువలు వాస్తవానికి ఈ లొకేషన్ నుండి నిల్వ చేయబడతాయి data T యొక్క సైజు 64 ఉన్నందున ఇక్కడ నుండి 64 బైట్లు data T స్ట్రక్చర్ ఎండ్ అవుతుంది ఆపై ఇక్కడ మనకు f ఉంది అది ప్రారంభ విలువ గా nowinner కలిగి ఉంటుంది కాబట్టి 080484B4 వాస్తవానికి nowinner యొక్క అడ్రస్ ను నిర్దేశిస్తుందని మనం చూడవచ్చు తద్వారా మనం gdb p x nowinner అనే కమాండ్ తో విడదీయడాన్ని తనిఖీ చేయవచ్చు ఇక్కడ మీరు చూసేది nowinner యొక్క ప్రారంభ అడ్రస్ 080484B4 ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నది ఏమిటంటే మనం ఈ ప్రోగ్రామ్ను సవరించాలనుకుంటున్నాము మనము ఎగ్జిక్యూషన్ ను అణచివేయాలనుకుంటున్నాము తద్వారా ఇప్పుడు ఉన్న హీప్ లోని ఈ అడ్రస్ nowinner నుండి winner గా సవరించబడుతుంది దీన్ని చేయడానికి మనం మొదట winner యొక్క అడ్రస్ ను నిర్ణయించవలసి ఉంటుంది తద్వారా winner ఫంక్షన్ ను విడదీయడం ద్వారా పొందవచ్చు మరియు winner ఫంక్షన్ 0804849B అడ్రస్ వద్ద మొదలవుతుందని మీరు చూస్తారు కాబట్టి మనం దీన్ని ఎక్కడో వ్రాయవచ్చు కాబట్టి మనం ఏమి చేశామంటే winner ఫంక్షన్ యొక్క ప్రారంభ అడ్రస్ ను కాపీ చేసాము స్ట్యాక్ లో ఉన్న nowinner ఫంక్షన్ లొకేషన్ ని భర్తీ చేయడానికి ప్రారంభ అడ్రస్ అవసరమని నాకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ నుండి దీన్ని ఎలా చేస్తామో చూద్దాం ఇది ఈ ప్రత్యేక కోర్సులో గతంలో మనం చేసిన పనులకు చాలా పోలి ఉంటుంది ఈ ప్రత్యేకమైన data T స్ట్రక్చర్ ని ఓవర్ఫ్లో చేయడానికి మనకు ముందు 72 ఇన్పుట్లు అవసరమవుతాయని నిర్ణయించవచ్చు ఇవన్నీ నిండిపోతాయి మరియు ఈ సందర్భంలో హానికరమైన ఫంక్షన్ ఐన winner యొక్క అడ్రస్ ను పేర్కొనాలి కాబట్టి ఇది మేము మీ కోసం ఇదివరకే చేసాము ఇది payload 2 లో ఉంది కాబట్టి payload 2 ఏమి చేస్తుందో మీరు ఇక్కడ చూస్తారు ఇది 72 A లను సృష్టిస్తుంది తరువాత 0804849B అనే అడ్రస్ ఉంటుంది మీరు గుర్తుకు తెచ్చుకునే విధంగా ఇది చిన్న ఇండియన్ నొటేషన్ కాబట్టి మనం ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను ఈ క్రింది విధంగా రన్ చేయగలము మీ కోసం దీన్ని సరళీకృతం చేసాము మీరు చేయవలసిందల్లా T0 ను రన్ చేయడానికి మొదటగా ను పేర్కొనండి ఆపై payload 2 మరియు దీనివల్ల ఈ payload 2 ఎగ్జిక్యూట్ అవుతుంది 72 A లున్న స్ట్రింగ్ మరియు winner యొక్క అడ్రస్ T0 కి పంపబడుతుంది దీని వల్ల మనం హీప్ ఓవర్ ఫ్లో విజయవంతమైనట్లు చూస్తాము ఇది winner ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవటం వలన జరుగుతుంది కాబట్టి మనం ఏమి చేసాము అంటే వాస్తవానికి చాలా A లతో 72 A లతో d ఓవర్ ఫ్లో అయ్యేలా చేసాము తరువాత nowinner ఫంక్షన్ యొక్క అడ్రస్ ను పేర్కొన్నాము ఇది fp తో ఇన్ఓక్ చేయబడి winner తో రీప్లేస్ అయింది తద్వారా winner ఫంక్షన్ రన్ అవుతుంది కాబట్టి చాలా ఆసక్తికరమైన అటాక్స్ ఉన్నాయి కానీ వాటిలో కొన్ని ఈ ప్రత్యేక కోర్సు కోసం వెబ్సైట్ లోకి అప్లోడ్ చేయబడతాయి తదుపరి వీడియో లెక్చర్ లలో మనము హీప్ కు సంబంధించి మరికొన్ని ప్రత్యేక విషయాలను చూస్తాము ధన్యవాదాలు